కాబట్టి ఇలా చేయడానికి సాహిత్యంలో మూడు ప్రముఖ మార్గాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ విధమైన వైర్ ఉందని నేను ఇప్పటికే మీకు సూచించాను నేను దానిని చిన్న గ్యాప్ డెల్టా ద్వారా విభజించబోతున్నాను మరియు నేను దీన్ని కొంత వోల్టేజ్ VA ఇస్తున్న జనరేటర్ కి కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇది VA 2 మరియు VA 2 మీరు చెప్పగలరు మరియు ఈ దూరం δ కాబట్టి మీ RF జెనరేటర్ని తీసుకుని దానిని ఈ వైర్ మధ్యలో ప్లగ్ చేయండి అది V A జెనెరేట్ చేస్తుంది గుర్తుంచుకోండి ఇది DC VA కాదు ఇది మీరు కుడివైపున ప్రసరింపజేయాలనుకుంటున్న ఫ్రీక్వెన్సీ వద్ద హెచ్చుతగ్గులకు లోనయ్యే వోల్టేజ్ అవుతుంది కాబట్టి ఈ సెగ్మెంట్లోని ఇన్సిడెంట్ ఫీల్డ్ నాకు తెలుసా అవును ఇది కేవలం ఏమిటి అవును అది VA δ మరియు ఇక్కడ ఉన్న Ei ఏమిటి డెల్టా గ్యాప్ వెలుపల కాబట్టి నేను దానిని కత్తిరించాను కాబట్టి మీరు దీన్ని చాప్ చేసినప్పుడు మీరు ఈ ఉపభాగాన్ని భాగాలుగా కత్తిరించబోతున్నారు సమయం 0130 చూడండి కాబట్టి ఇక్కడ ఇన్సిడెంట్ ఫీల్డ్ ఏమిటి వోల్టేజ్ సోర్స్ లేదు 0 ఉంది ఎందుకంటే నేను ఆ విభాగంలో వోల్టేజ్ జనరేటర్ను కనెక్ట్ చేయలేదు ఇది ఈ ఇన్సిడెంట్ ఫీల్డ్ను వోల్టేజ్ అంతటా మాత్రమే ఉత్పత్తి చేయబోతోంది వైర్లోని ఒక భాగంలో మాత్రమే ఉంటుంది కాబట్టి E i అనేది 0 కాబట్టి మీకు ఇలాంటి కండక్టర్ ఉన్నదని నా ఉద్దేశ్యం కాబట్టి నేను కండక్టర్ను దాని ఒక కండక్టర్ని విభజించానని మరియు మధ్యలో ఒక RF జెనరేటర్ను దానికి ప్లస్ మరియు మైనస్ రెండింటినీ కనెక్ట్ చేసినట్లు అనుకోకండి అవును మేము రెండు పాయింట్లను తీసుకుంటాము మరియు ఆ రెండు పాయింట్లలో మీరు దీన్ని కనెక్ట్ చేస్తారు మరియు అందుకే నేను లీడ్లను చూపించాను ఇది ఇక్కడ కనెక్ట్ అవుతోంది మరొకటి ఇక్కడ కొంత గ్యాప్ డెల్టాలో కనెక్ట్ అవుతోంది కరెంట్ లో బ్రేక్ లేదు విద్యార్థి ei 0 అవును అదే మళ్లీ మనం స్టాటిక్స్ ఉజ్జాయింపు అని చెప్పాలి సరే ఇది ఒక విధమైనది ఇది మా మోడల్ అని గుర్తుంచుకోండి ఇది ఖచ్చితమైనది కాదు కానీ ఇది మీకు ఇక్కడ తగినంత ఫలితాలను ఇచ్చే మోడల్ విద్యార్థి అది కావాలి పొడవు మళ్లీ చెప్పండి విద్యార్థి పొడవు అప్పుడు అది ఈక్విపోటెన్షియల్ కాదు అవును అయితే మీరు మీ ట్రాన్స్మిషన్ లైన్ సిద్ధాంతాన్ని ఆశ్రయించవలసి ఉంటుంది కానీ పాయింట్ ఏమిటంటే ఇక్కడ ఈ ప్రేరిత వోల్టేజ్ కారణంగా ఉంది నా ఉద్దేశ్యం ఇక్కడ ఉన్న ఈ అప్లైడ్ వోల్టేజ్ కారణంగా ఇప్పుడు వైర్ లో ప్రవహించే కరెంట్ మరియు ఆ వైర్ కరెంట్ ప్రేరేపితమవుతుంది వైర్ మరొక స్కాటర్డ్ ఫీల్డ్ను ఉత్పత్తి చేయబోతోంది అది మనం లెక్కిస్తున్నాము మరియు అవి కండక్టర్లో 0 సరే కాబట్టి ఇది మీ డెల్టా గ్యాప్ ఇది వర్తింపజేయడానికి ఇది చాలా సులభమైనది ఎందుకంటే మనం VA δ విలువలను గ్యాప్లో మరియు 0 అన్నిచోట్లా చూడగలము కాబట్టి మీరు కలిగి ఉన్న ఈ నిలువు వరుస వెక్టార్ అన్ని వేర్వేరు zm ఉన్న కాలమ్ వెక్టర్ కాబట్టి ఈ సెగ్మెంట్ మధ్యలో ఉన్న zm ని ఈ విలువలో ఉంచారు అది సరే వర్తింపజేయడం చాలా సులభం రెండవ విషయం ఏమిటంటే ఈ మాగ్నెటిక్ ఫ్రిల్ అని పిలువబడే ది గ్రౌండ్ ప్లేన్ లాగా ఉంటుంది మరియు దాని పైన మోనోపోల్ లాగా కూర్చున్న కోయాక్సియల్ కేబుల్ మరియు అప్పుడు ఇమేజ్ థియరీ ద్వారా ఏమి జరుగుతుంది నేను దీని ప్రతిబింబం ద్వారా గ్రౌండ్ ని భర్తీ చేస్తున్నాను కానీ ఒక విషయం ఉంది అంటే మనం వివరాల్లోకి వెళ్లము కానీ ఇలా చేయడం వల్ల నాకు ఒక చిన్న మాగ్నెటిక్ కరెంట్ మిగిలిపోయింది కాబట్టి ఈ విషయాన్ని మాగ్నెటిక్ ఫ్రిల్ అంటారు కాబట్టి ఇది గ్రౌండ్ మరియు ఇది ఏకాక్షక కేబుల్ మరియు ఈ మాగ్నెటిక్ ఫ్రిల్ దీనికి కొన్ని సమీకరణాలు ఉన్నాయి ఇవి మీకు మొత్తం పొడవులో Ezi ఇస్తుంది మేము ఈ చర్చలో దీనిని ఉపయోగించము కానీ మీరు మాగ్నెటిక్ ఫ్రిల్ని చూసేందుకు కావలసినంత సాహిత్యం ఉందని నా ఉద్దేశ్యం మరియు చివరగా మూడవ విషయం ఏమిటంటే ఇవి రెండూ ట్రాన్స్మిటింగ్ యాంటెన్నా కోసం స్వీకరించే యాంటెన్నా కోసం ప్రేరేపిత వోల్టేజ్ కూడా ఉంది అంటే ప్రేరేపిత వోల్టేజ్ ఉంది అది సోర్స్ కి సమానమైన ఇన్సిడెంట్ తరంగాన్ని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఇక్కడ నా యాంటెన్నా ఉంది మరియు ఇక్కడ కొంత ప్లేన్ వేవ్ పడిపోతోంది కాబట్టి ఆ సందర్భంలో నేను ఏమి వ్రాస్తాను Ezi కేవలం విద్యుత్ క్షేత్రం యొక్క విలువ కు సమానం ఈ ప్లేన్ తరంగం మొత్తం విషయంపై పడుతోంది కాబట్టి ఈ కండక్టర్ యొక్క ప్రతి పాయింట్ వద్ద ఇప్పటికే ఫీల్డ్ ఉంది మరియు దాని విలువ కేవలం ఫీల్డ్ విలువకు సమానంగా ఉంటుంది ఒక చిన్న మార్పుతో ఆ సమయంలో ఫీల్డ్ యొక్క విలువ మేము ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నామని గుర్తుంచుకోండి మరియు నేను ఈ బాణాలకు అనుగుణంగా గీసాను ఈ బాణాలు వేవ్ వెక్టార్కు అనుగుణంగా విద్యుత్ క్షేత్రం సాధారణంగా ఉంటుంది E ఈ విధంగా ఉంటుంది మరియు H బోర్డు వైపు ఉంటుంది కాబట్టి ఇది దాని యొక్క z కాంపోనెంట్గా ఉండబోతోంది ఎందుకంటే మేము దీన్ని ఉపరితలంతో పాటు లేదా లోపలి భాగంలో మరియు z అక్షం వెంబడి చెప్పడం ద్వారా ప్రారంభించి మేము z భాగాన్ని మాత్రమే చూస్తున్నామని గుర్తుంచుకోండి కాబట్టి ఇది z E0e jk0z cos అది ωt పదం లేకుండా మీ ప్లేన్ వేవ్ అవును నా ఉద్దేశ్యం మీరు విభిన్న ధ్రువణాన్ని కలిగి ఉంటే అవును మీరు విభిన్న ధ్రువణాన్ని కలిగి ఉంటే ఈ డాట్ ఉత్పత్తి భిన్నంగా ఉంటుంది మరియు మీ ప్రతి z సరిగ్గా ఉండాలంటే దీని లోపల ప్రతి పాయింట్ వద్ద ఇది సున్నా కాదు విద్యార్థి మాకు eo వచ్చింది E0 అనేది మీకు వస్తున్న ఈ ఇన్సిడెంట్ తరంగం యొక్క వ్యాప్తి ఇది మీకు సమస్య అవును మీరు దానిలోని z కాంపోనెంట్ని తీసుకోవాలి మరియు మీ కాలమ్ వెక్టార్లో ఈ వ్యక్తి విలువలను పెట్టండి ఎందుకంటే ప్రేరేపిత కారణంగా స్కాటర్డ్ ఫీల్డ్తో పాటు ఇక్కడ వస్తున్న అదనపు ఇన్సిడెంట్ అదనపు విద్యుత్ క్షేత్రం ప్రస్తుతము కండక్టర్లో ఉన్న రెండు ఫీల్డ్లు కలిపి 0 ఉండాలి కాబట్టి ఇది ట్రాన్స్మిషన్ కేసు కోసం మరియు ఇది రిసీవింగ్ కేసు కోసం